ట్రీ డయాగ్రమ్స్ అండ్ X బార్ స్ట్రక్చర్స్ అందరికీ నమస్కారం ఎన్ పి టెల్ యొక్క "అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలాజికల్ అప్రోచ్" అనే కోర్స్ కి స్వాగతం మనము సింటాక్స్ గురించి నేర్చుకుంటున్నాం అదే క్రమంలో సిన్టాక్టీక్ టైపోలజి గురించి తెలుసుకుందాం మునుపటి పాఠ్యాంశంలో మనం సింటాక్స్ ప్రాథమిక సూత్రాల గురించి నేర్చుకుంటున్నప్పుడు మీకు గుర్తు ఉన్నట్లయితే మనం సింటాక్స్ లో 'ఆల్ అండ్ ఓన్లీ' ' all and only' క్రైటీరియన్ గురించి దృష్టి సారించాం చర్చించాం ఇక్కడ విషయం ఏంటంటేఏదైనా భాషలో మీరు వాక్య నిర్మాణాల గురించి ఆలోచిస్తున్నట్లు అయితే ఆ వాక్య నిర్మాణాలు స్వీకరించబడేవిగా చేయటానికి అనువైన వ్యాకరణ సూత్రాలను తప్పక కనిపెట్టాలి ఇదే 'all' క్రైటీరియన్ వ్యాకరణపరంగా సరైన నిర్మాణాలు అన్నిటిని సిన్టాక్టీక్ సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు ఇక రెండవ క్రైటీరియన్ ఏమిటి రెండవ క్రైటీరియన్ 'only' దీని ప్రకారం కేవలం వ్యాకరణపరంగా సరైన నిర్మాణాలను మాత్రమే సిన్టాక్టీక్ సిద్ధాంతాలు వివరిస్తాయి అయితే మీరు నాకు వ్యాకరణపరంగా స్వీకరించ లేనటువంటి వాక్యనిర్మాణం ఇస్తే దాన్ని సింటాక్స్ ఎందుకు తప్పో వివరించ లేకపోవచ్చు కానీ సిన్టాక్టీక్ సిద్ధాంతం అది ఎందుకు తప్పో వివరించ గలదు అయితే ఇది సరైనది అని మీరు దావా చేయడానికి ఏ ఆధారము లేదా సాధనము ఉండదు ఎందుకంటే మన సిద్ధాంతము తప్పు లేదా ఒప్పు అని చెప్పినప్పటికీ అది సాధ్యం కాదు అదే 'all and only' క్రైటీరియా కాబట్టి కేవలం వ్యాకరణపరంగా సరైన వాక్యాలు లేదా అన్నీ సరైన వాక్యాలు మాత్రమే సిన్టాక్టీక్ సిద్ధాంతాల ద్వారా నిరూపించ బడతాయి అప్పుడు మనము డీప్ స్ట్రక్చర్ మరియు సర్ఫేస్ స్ట్రక్చర్ అంటే ఏమిటి ఇంకా ఇన్వర్టెడ్ Y మోడల్ ఎలా పని చేస్తుందో చర్చించాం కదా ఇక్కడ ఉన్న బొమ్మని చూసినట్లయితే అది D Structure లాగా ఉంది పరివర్తన సూత్రాన్ని అన్వయించినప్పుడు అది సర్ఫేస్ స్ట్రక్చర్ అవుతుంది ఆ తరువాత ఫోనెటిక్ ఫామ్ మరియు లాజికల్ ఫామ్ గా విభజించబడుతుంది అదే మన ఇన్వర్టెడ్ Y మోడల్ అందులో D S PF and LF ఉంటాయి ఇప్పుడు విషయం ఏంటంటే సింటాక్స్ లేదా సిన్టాక్టీక్ సిద్ధాంతాలు అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే అవి కేవలం ఇచ్చిన కొన్ని సిన్టాక్టిక్ లేదా లెక్సికల్ అంశాలను ఉపయోగించి సుదీర్ఘ వాక్యాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి భాష ద్వారా మీరు వ్యక్తం చేయదలచుకున్న భావాలన్నిటినీ కేవలం కొంత అనుభావిక సమాచారం లేదా కొన్ని లెక్సికల్ అంశాలను ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఎందుకంటే మానవ కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలా ఎక్కువ పదాలు వాక్యాలు ఉండడం వలన అది క్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ అనియమిత వ్యవస్థలో నియమిత పదజాలం తో ఇది ఎలా సాధ్యమవుతుంది కాబట్టి సింటాక్స్ మనకు ఒక రకంగా సహాయం చేస్తుంది అనడానికి ఇది ఒక సందర్భం ఇంకో రకంగా సింటాక్స్ మనకు నిర్మాణాత్మక సందిగ్ధత ఉన్న వాక్యాలను అర్థం చేసుకోవడంలో సహాయకారిగా ఉంది అయితే సిన్టాక్టీక్ విశ్లేషణ మనకు అంతర్లీన రిప్రజెంటేషన్స్ కు మధ్య ఉన్న నిర్మాణాత్మక నిర్దిష్టతను ఎంతవరకు తెలియజేయగలదో గ్రహించాలి ఆ విషయమే నేను ఇక్కడ వ్రాసాను అంటే సందిగ్ధతను గురించి తెలుసుకోవడానికి మరియు దాన్ని తొలగించడానికి సిన్టాక్టీక్ విశ్లేషణ మనకు సహాయం చేస్తుంది నేను మీకు ఇచ్చిన ఉదాహరణ I saw my friend while opening an umbrella అయితే ఇక్కడ రెండు రకాల విభిన్న వివరణలు ఉన్నాయి మీరు గొడుగు తెరుస్తున్నప్పుడు మీ స్నేహితురాలిని చూశారు లేదా మీ స్నేహితురాలు గొడుగు తెరుస్తున్నప్పుడు మీరు ఆమెను చూశారు అయితే ఇక్కడ ఏం జరుగుతోంది లేదా గొడుగు ఎవరు తెరిచారు అనేది వాక్యంలో ఉన్న సందిగ్దత ఇలాంటి విషయాల్లో సిన్టాక్టీక్ విశ్లేషణ మీకు సహాయం చేస్తుంది ఎప్పుడైతే మీరు ఇక్కడ my friend while opening an umbrella ఫ్రేజ్ ని విడిగా చెప్తారో అప్పుడు అది వేరే అర్థం ఇస్తుంది అలాగే I saw while opening an umbrella my friend లేదా while opening an umbrella I saw my friend అనే ఫ్రేజ్ ను ఎలా వ్రాసినా అవి విభిన్న వివరణలు ఇస్తాయి నేను మీకు ఇచ్చిన ఇంకొక ఉదాహరణ small boys and girls ఇక్కడ small boys ని ఒక భాగంగాఆ తర్వాత girls అనుకుంటే small అనేది విశేషణ పదము రెండు నామవాచకాలనీ సమర్ధిస్తుంది ఈ విధంగా సిన్టాక్టీక్ విశ్లేషణ వాక్యాల్లో ఉన్న సందిగ్ధతను గుర్తించడానికి తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇంకా మనకు అనువైనది మరియు సహాయం చేసే సిన్టాక్టీక్ విశ్లేషణ యొక్క మూడవ లక్షణం లేదా పద్దతి రికర్షన్ సంక్లిష్ట వాక్యాల ఉత్పాదనకు మనం ఉపయోగించే వాక్యంశాల దొంతరని లేదా కంప్లిమెంటైజర్ ఫ్రెజ్ లేదా కంప్లిమెంటైజర్ ని సమకూర్చడం ద్వారా సంక్లిష్టవాక్యం తయారయ్యే ప్రక్రియలో రికర్షన్ సహాయం చేస్తుంది నేను ఇచ్చిన ఇంకొక ఉదాహరణ John thinks that Mary believes that Peter feels that Susan is a good student ఇక్కడ susan మంచి విద్యార్థిని అనే సమాచారం అందరితో పంచుకోవాలి అయితే Susan మంచి విద్యార్థిని అనే విషయం చాలా ఫ్రేజ్ ల దొంతర తర్వాత రాయబడింది John thinks Mary believes and Peter feels ఇక్కడ susan విషయం రావడం వలన మొత్తం వాక్యం అంతా రికర్షన్ కి ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి ఈ మూడు విషయాల్లో సిన్టాక్టీక్ విశ్లేషణ సహాయకారిగా ఉంటుంది అయితే ఇది ఇక్కడ మూడు విషయాల వరకే పరిమితం కాదు ఇది సంపూర్ణ సూచిక కాదు నేను మీకు సిన్టాక్టీక్ విశ్లేషణ ఉపయోగపడే కొన్ని సందర్భాలను మాత్రమే వివరించాను ఇప్పుడు మనం గీసే ట్రీ డయాగ్రమ్ పైన ఆధారపడిన విశ్లేషణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే నేను ఇంకొక పేజీలో ఇక్కడ వ్రాస్తున్నాను మనందరం కలిసి చాలా సరళ వాక్యాలకు ట్రీ డైగ్రామ్ ఎలా వ్రాయాలో ఫ్రేజ్ స్ట్రక్చర్ యొక్క వ్యాకరణ ప్రాథమిక సూత్రాలు మరియు సిన్టాక్టీక్ విశ్లేషణ యొక్క మూలాధార విషయాలకు సంబంధించిన సమాచారాన్ని చర్చిద్దాం సరేనా అయితే ఇప్పుడు మీరు ఒక ట్రీ డయాగ్రామ్ ని దృశ్యమానం చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే ఒక ట్రీ గురించి ఆలోచించినప్పుడు మీ మనసులో సరిగ్గా ఏమనిపిస్తుంది ఒక కాండము మరియు కొమ్మలు లేదా శాఖలు ఇక్కడ నేనొక ట్రీ గీయడానికి ప్రయత్నిస్తున్నాను అది చాలా మూలాధార రూపంలో ఉండవచ్చు అంటే ఒక కాండము కొమ్మలు ఆకులుసరేనా అందరం ఇలాగే ఆలోచిస్తాం కదా అయితే సిన్టాక్టీక్ విశ్లేషణ లేదా సిన్టాక్టీక్ నిర్మాణాన్ని దృశ్య రూపంలో ట్రీ డయాగ్రమ్ ద్వారానే సాధారణంగా వివరిస్తారు ఇక్కడ ఒక రూట్ నోడ్ లేదా టాప్ నోడ్ ఉంటుంది అక్కడ నుండే మిగిలిన అన్ని నోడ్స్ వెలువడతాయి కాబట్టి నేను విభిన్న నోడ్స్ అంటే సిస్టర్ నోడ్స్ డాటర్ నోడ్స్ మధ్య ఉన్న సంబంధాల గురించి అంతేకాకుండా మదర్ నోడ్ గురించి కూడా మాట్లాడుతాను మనం గుర్తు పెట్టుకోవాల్సింది కొమ్మల గురించిఅవునా అయితే రూట్ నోడ్ పైన ఉన్నది ఆ తరువాత దాని నుంచి విభిన్న కొమ్మలు చెక్కినట్టుగా వస్తాయి కాబట్టి అలాగే మనకిచ్చిన భాషలలోని ఏ వాక్యాల సిన్టాక్టీక్ నిర్మాణాల గురించి అయినా ఆలోచించి దృశ్యమానం చేసుకోవాలి అయితే ఇది కేవలం ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితమైనది కాదు కానీ మనం ఇక్కడ ఆంగ్ల భాష గురించి చర్చిస్తున్నాము అయినప్పటికీ క్రమేణా అది సింటాక్స్ లో భాగమౌతుంది మన సిన్టాక్టీక్ నిర్మాణం లేదా ట్రీ డైగ్రామ్ ఏ భాషలో ఇచ్చిన వాక్య నిర్మాణానికైనా ఉపయోగించగలము కాబట్టి సిన్టాక్టీక్ నిర్మాణాల గురించి దృశ్యమానం చేయడానికి ఇది సర్వసాధారణ పద్ధతి మీరు ఒక టీచర్ అని చెపితే మీరు తప్పకుండా మన బ్రెయిన్ సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకోగలగాలి అయితే మనం ఉపయోగించే సింబల్స్ గురించి మీకు ముందే తెలిసి ఉండాలి ఎందుకంటే 'ఇంట్రడక్షన్ టు లింగ్విస్టిక్స్' కోర్సులో మీరంతా ఇవి నేర్చుకుని ఉంటారు కాబట్టి ఎక్కువ శ్రద్ద పెట్టి నేను విపులంగా చెప్పనవసరం లేదు మీకు ఒక ఐడియా ఇవ్వడానికి చెప్తున్నాను మనం నామవాచకం కొరకు N సర్వనామం కొరకు P మరియు ఆర్టికల్స్ కొరకు Art రాస్తాము మనం విభిన్న రకాలైన ఫ్రేజ్ లను ఉపయోగిస్తాం వాటిని నేను మళ్ళీ వివరిస్తాను PP అంటే ప్రపోజిషనల్ ఫ్రేజ్ NP అంటే నామవాచకఫ్రేజ్ VP అంటే క్రియాఫ్రేజ్ AdjP అంటే అడ్జెక్టీవ్ ఫ్రేజ్ లేదా అడ్వర్బియల్ ఫ్రేజ్ ఆ తర్వాత మనం కాంప్లిమెంట్ ఫ్రేజ్ CP గురించి కూడా కొంత తెలుసుకుందాం ఇవన్నీమనం ఒక ట్రీ డైగ్రామ్ గీయాలను కున్నప్పుడు ఉపయోగించే ప్రాథమిక ఐటమ్స్ చిహ్నాలు లేదా యూనిట్స్ అయితే ఇప్పుడు మన ముఖ్యఉద్దేశం ట్రీ డయాగ్రమ్ గీయడం ఎలా అని ఎందుకంటే సిన్టాక్టీక్ నిర్మాణాల గురించి దృశ్యమానం చేయడానికి ఇది సర్వసాధారణ పద్ధతి అంతేకాకుండా సింటాక్స్ లో సాధారణంగా ఉపయోగించే చిహ్నాల గురించి మనం తెలుసుకోగలం అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఎలాంటి ట్రీ డయాగ్రమ్ గీయాలో తెలుసుకోవాలి దాని కొమ్మలు లేదా శాఖలు సామాన్యంగా క్రిందికి పెరిగి ఉంటాయి పైకి ఉండవు అంటే అది ఒక తిరగేసిన చెట్టు లాగా ఉంటుంది కానీ నిజానికి ఒక చెట్టు యొక్క వేరు క్రిందికి కొమ్మలు పైకి పెరుగుతాయి కానీ సిన్టాక్టీక్ ట్రీ లో కొమ్మలు క్రిందికి ఉంటాయి పైకి పెరగవు అంటే మన డయాగ్రమ్ మరియు చెట్టు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంటాయి అయితే సాధారణ చెట్టుకి వేరు కిందికి కొమ్మలు పైకి ఉంటాయి కానీ అలా జరగదు కాబట్టి మీరు ట్రీ డైగ్రామ్ గురించి ఇలాగే ఆలోచించాలి ఈ సందర్భంగా మనం ఒక ట్రీ డైగ్రామ్ లేదా చెట్టు గురించి అనుకున్నప్పుడు చిన్న భాగాలు లేదా ఫ్రేజ్ లతో మొదలు పెట్టాలి ఒకసారి చిన్న ఫ్రేజ్ లు ఉన్నప్పుడు ఆ యూనిట్స్ మనకు కాన్స్టిట్యూయెంట్స్ గా పరిగణించ బడతాయో లేదో ఆలోచించాలి నేను వాటిని ఒక విభాగం లో లేదా ఒక యూనిట్గా ఉంచగలను అలాంటి అనేక చిన్న యూనిట్లను ఒక దగ్గర కలిపి సమకూర్చడం ద్వారా ఒక సరైన వాక్యాన్ని రాయగలుగుతాము ఇక్కడ నేను మీకు చాలా సరళమైన పదాలను ఉపయోగించి వ్రాసిన సరళమైన ఉదాహరణలను ఇస్తున్నాను మీకు NP కి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తున్నాను ఇక్కడ NP అంటే ఏమిటి NP అంటే నామవాచక ఫ్రేజ్ నేను ఇచ్చే ఉదాహరణ the child దీన్ని మనం నామవాచక ఫ్రేజ్ గా భావించవచ్చు ఇక్కడ ఇది రూట్ నోడ్ ఇది రూట్ ఇంకా రెండు బ్రాంచెస్ ఉంటాయి అయితే ఈ రెండు బ్రాంచెస్ లో ఉన్న రెండు పదాలు ఏమిటి The child అందులో the అనేది ఆర్టికల్ Child అనేది నామవాచకము ఈ రెండు కలిపితే the child NP అవుతుంది దీన్నే మనం ట్రీ డైగ్రామ్ అంటాము అలాగే బ్రాకెటెడ్ డైగ్రామ్ అని కూడా ఉంటుంది బ్రాకెట్ అంటే ఇందులో నేను NP అని వ్రాస్తాను ఆ తర్వాత ఒక పెద్ద బ్రాకెట్ గీసాను అందులో the అనే ఆర్టికల్ మరియు child అనే నామవాచకం రాశాను ఆ తరువాత బ్రాకెట్ క్లోజ్ చేశాను ఇది బాగుంది కాబట్టి మీరు ట్రీ డయాగ్రమ్ ఎలా గీయాలో ఇంకా బ్రాకెటెడ్ డైగ్రామ్ ఎలా గీయాలో తప్పక తెలుసుకుని ఉండాలి ఎందుకంటే ఈ రెండూ కూడా ఒక భాషలో ఇవ్వబడిన ఫ్రేజ్ యొక్క సిన్టాక్టీక్ నిర్మాణానికి దృశ్యమాన రూపం లేదా రిప్రజెంటేషన్ కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న సమాచారంతో ఈ నిర్మాణాన్ని గమనిద్దాం మనం తెలుసుకోడానికి ప్రయత్నిద్దాము ఇక్కడ ఉన్న చిన్ని భాగాలతో అంటే the child ని ఉపయోగించి దాన్ని ఒక ఫ్రేజ్ గా నిర్మిద్దాం అంటే అది వాక్యం కాదు ఇది ఎందుకు వాక్యం కాదు క్రియా పదం అనేది లేకపోవడం వలన అది వాక్యం అవడానికి కుదరదు The child కి క్రియా పదాన్ని జోడించవలసి ఉంటుంది లేదా అవసరమైతే ఇంకొక నామవాచక ఫ్రేజ్ జోడించి వాక్యాన్ని పూర్తి చేయవచ్చు అయితే ఇక్కడ ఇంతకుముందే ఒక NP ఉన్నది కాబట్టి VPలో భాగంగా ఒక క్రియాపదం కలపాలి అయితే ఇంకొక NP ఉపయోగిస్తే అది కాంప్లిమెంట్ అవుతుంది దాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలిచి వాడవచ్చు అయితే ఇప్పుడు నేను ఒక సాధారణ నిర్మాణానికి సంబంధించిన చిన్న ట్రీ డయాగ్రమ్ గీస్తాను ఇక్కడ మనవద్ద the child అనే పదం ముందే ఉందనుకుంటే నేను రాసే ట్రీ డైగ్రామ్ లోని ఫ్రేజ్ ఇలా ఉంటుంది the child saw a cat ఇది ఒక వాక్యమా అవును ఇది ఒక సంపూర్ణ వాక్యం వ్యాకరణపరంగా సరిగ్గా ఉంది స్వీకరించబడుతుంది ఇక్కడ Child అనేది సబ్జెక్ట్ saw అనేది క్రియా పదం మరియు cat అనేది ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ మన వాక్యం the child saw a cat ప్రస్తుతం మనం ట్రీ డైగ్రామ్ పై శ్రద్ధ ఉంచాము కాబట్టి ఈ వాక్యము యొక్క సిన్టాక్టీక్ నిర్మాణము ట్రీ డయాగ్రమ్ ద్వారా ఎలా గీయాలో చూద్దాం ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా సిన్టాక్టీక్ నిర్మాణము విజువలైజ్ చేయడానికి ట్రీ డయాగ్రమ్ సాధారణ పద్ధతి కాబట్టి ఇప్పుడు ట్రీ డైగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ S అనే చిహ్నము వాక్యానికి సూచకము ఇక్కడ వాక్యం ఏది దీన్ని టాప్ డౌన్ మోడల్ అంటారు అయితే నేను ఇక్కడ బాటమ్స్ అప్ అప్రోచ్ కాకుండా టాప్ డౌన్ పద్ధతిలోనే గీస్తున్నాను ఇక్కడ ఉన్న S అనేది సబ్జెక్ట్ ని సూచిస్తుంది దానికి రెండు బ్రాంచెస్ ఉంటాయి మొదటిది NP రెండోది VP the child saw a cat అనే వాక్యం తీసుకుంటే the child అనేది NP మరియు saw a cat ఒక క్రియా ఫ్రేజ్ VP లో భాగంగా మనకి ఒక క్రియ పదం మరొక NP ఉన్నాయి రెండవ NP లో మనం గమనించినట్లైతే ఒక ఇండెఫినెట్ ఆర్టికల్ మరియు ఒక నామవాచకం ఉన్నాయి అంటే మొదటి NP లాగానే రెండవ NP లో కూడా ఒక ఆర్టికల్ ఒక నామవాచకం ఉన్నాయి ఇప్పుడు మనం మన వద్ద ఉన్న లెక్సికల్ అంశాలను ఏ విధంగా సమకూర్చి ఒక నిర్మాణంగా వ్రాయగలమో చూడాలి ఇప్పుడు మనం నిర్మాణం యొక్క రూపురేఖలు ఔట్లైన్ గమనించి సరిగ్గా గీయాలి ఇప్పుడు ఈ నిర్మాణం గీసిన తరువాత మనం ఏమి చేయాలి లెక్సికల్ ఐటమ్స్ అమర్చాలి ఈ వాక్యాన్ని మళ్ళీ చదవండి అలాగే ట్రీ డయాగ్రామ్ ని ఎప్పుడూ ఎడమవైపు నుంచి కుడివైపు చదవాలని గుర్తుపెట్టుకోండి అంతేకానీ దానికి వ్యతిరేకంగా కుడి నుంచి ఎడమకు చదవకూడదు అయితే మొదటిది ఏది The child saw a cat ఇక్కడ మనం గీసే ట్రీ డయాగ్రమ్ ఒక సరళమైన వాక్యం యొక్క సిన్టాక్టిక్ నిర్మాణాన్ని చక్కగా తెలియజేసేదిలా ఉండాలి ఇక్కడ మనం ఇదే విధంగా ఎందుకు గీయాలో తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే The child saw a cat వాక్యంలో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ వలన మనం ఇలాగే రాయాల్సి ఉంటుంది కాన్స్టిట్యూయెంట్ అంటే ఏమిటి అనేక పదాలు లేదా యూనిట్లను ఒక దగ్గర చేర్చితే దాన్ని కాన్స్టిట్యూయెంట్ అంటాము అలాగే లెక్సికల్ ఐటమ్ అంటే the Child అనేది ఒక లెక్సికల్ ఐటమ్ మనం వాటిని ఒక దగ్గర చేర్చవచ్చు అంటే మనం the child అనవచ్చు కానీ child saw అనలేము ఎందుకంటే అది మనకు స్వాభావికంగా మంచిగా అనిపించదు కాబట్టి Child అనే పదము ఒక ఫ్రేజ్ లో saw అనే పదము ఇంకొక ఫ్రేజ్ లో ఉండాలి ఆ రెండింటిని మనము ఒక దగ్గర కలపలేం అందుకే the child అనేది ఒక కాన్స్టిట్యూయెంట్ దాన్ని ఒక యూనిట్ గా మనము గుర్తించాలి ఒక శీర్షిక కింద ఉంచాలి ఇక్కడ A cat అనే రెండు లెక్సికల్ పదాలని ఒకే యూనిట్ గా మనం NP అనే శీర్షిక కింద ఉంచుతున్నాము అలాగే child and a cat అనే రెండు కాన్స్టిట్యూయెంట్ పదాలతో నిర్మాణాన్నిమొదలుపెట్టాలి ఇక్కడ saw మరియు a cat అనేవి కాన్స్టిట్యూయెంట్స్ ఎందుకంటే saw a cat a cat అనేవి ఒక యూనిట్ అలాగే saw అనేది కూడా ఒక యూనిట్ వీటన్నిటిని కాన్స్టిట్యూయెంట్స్ గా పరిగణించ వచ్చు ఆ తర్వాత saw మరియు a cat అనేవి కూడా కాన్స్టిట్యూయెంట్ పదాలే అయితే saw a అనే పదాలని ఒక కాన్స్టిట్యూయెంట్ గా తీసుకోలేము ఎందుకంటే అవి లెక్సికల్ యూనిట్స్ కావు ఇక్కడ ఆ వివరాలలోకి వెళ్ళడం లేదు ఎందుకంటే ఇది ఒక టైపోలాజికల్ కోర్సుగా పరిగణించి ప్రాథమిక లేదా పరిచయ స్థాయి భాషా శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకోవటం వలన చర్చించటం లేదు ఇది సింటాక్స్ కి సంబంధించిన కోర్సు అయితే నేను ఇంకా వివరంగా మీకు చెప్పేదాన్ని కాన్స్టిట్యూయెంట్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు మన అంతర్ దృష్టి పని చేయవచ్చు కానీ మనం ఇంకా ఇతర సూత్రాలు కూడా తెలుసుకోవాలి సమయం ఉన్నప్పుడు నేను వాటి గురించి చెప్తాను లేదంటే ఇంకో కోర్సులో చెప్తాను అయితే ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏమంటే చిన్న యూనిట్స్ ఒక దగ్గర అల్లడం లేదా సమకూర్చడం ద్వారా మనం పెద్ద యూనిట్స్ లేదా వాక్యాలను ఉత్పత్తి చేయగలము ఇక్కడ అలాంటి ఒక నిర్మాణం ఉంది అది ఇలా ఉంటుంది ఇక్కడ అన్నిటికంటే పైన మనం S తో మొదలు పెడదామా ఆ తర్వాత చూసినట్లయితే ట్రీ డైగ్రామ్ ద్వారా సోపానక్రమ వ్యవస్థని విశదీకరించారు అయితే అన్నిటికంటే పైన నోడ్ ఏమిటి అంటే ఇక్కడ S అనేది ఒక నోడ్ అని పిలువబడుతుంది అలాగే NP ఒక నోడ్ SP ఒక నోడ్ మరియు Art ఒక నోడ్ ఈ నోడ్స్ అన్నీప్రాథమికమైన నోడ్ వాక్యముతో మొదలవుతాయి అది నెమ్మదిగా క్రిందకు పెరుగుతూ వెళ్తుంది ఆ వరుస క్రమం S నుండి NP VP NP నుండి art మరియు N VP నుండి V మరియు NP ఇంకా NP నుండి art N వరకు వెళ్తుంది అయితే the child saw a cat అనే వాక్యం చాలా సరళంగా అనిపించినప్పటికీ డిస్కోర్స్ లో లేదా ప్రసంగంలో మనం ఉపయోగించే ఇతర వాక్యాలు ఇంత సాధారణంగా ఉండవు అయితే ఇక్కడ మన ప్రసంగంలో వివరణ చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మనం బహుళ సమ్మేళన మరియు సంక్లిష్ట వాక్యాలను ఉపయోగిస్తాము అప్పుడు కొన్నిసార్లు ట్రీ డైగ్రామ్ గీయడం అంత సులభం కాదు అయితే మీ మాతృభాష లేదా ఫస్ట్ లాంగ్వేజ్ గురించి ఆలోచించినప్పుడు అది ఇంకా క్లిష్టంగా మారుతుంది అప్పుడు ట్రీ డయాగ్రమ్ గీయలేమనుకోవద్దు అప్పుడు కూడా అది సాధ్యమే కానీ మీరు ఇక్కడ చూసినంత సరళమైన విషయం కాదు ఇప్పుడు కొన్ని సూత్రాల గురించి ఐడియా ఇస్తాను అయితే S goes to NP VP అని ఎందుకు వ్రాయాలో తెలుసుకుందాం అలాగే S goes to PP and NP అని ఎందుకు రాయకూడదు ఇలాంటి విషయాలు గుర్తించడానికి ఒక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం ట్రీ డయాగ్రమ్ గీస్తున్నాం ఇక్కడ మనం అనుసరించేది ఫ్రేజ్ నిర్మాణ సూత్రాలు అంతేకాకుండా లెక్సికల్ సూత్రాలను కూడా పాటిస్తున్నాం లెక్సికల్ రూల్స్ అంటే లెక్సికల్ ఐటమ్స్ దేనితో కనిపించాలి A John అని మనం వాడలేము ఎందుకంటే a John అనేది లెక్సికల్ అనురూప పదం కాదు లెక్సికల్ ఐటమ్ అంటే a అనే పదం ఆర్టికల్ కాబట్టి ప్రాపర్ నౌన్ John తో కలిపి ఒక దగ్గర ఉపయోగించ లేము అలాగే లెక్సికల్ రూల్స్ విషయంలో కూడా సారూప్యత ఉంటుంది నేను ఇక్కడ లెక్సికల్ రూల్స్ అతిక్రమణల గురించి వ్రాస్తున్నాను ఇది చాలా ముఖ్యమైన అంశం తప్పక గుర్తు పెట్టుకోండి అయితే అతిక్రమణ అంటే ఏమిటి ఏది దేనితో రావాలనే నిర్దిష్ట సూత్రాలను సరిగా పాటించకపోతే అది అతిక్రమణ అవుతుంది మనం a child అన్నప్పుడు అది సరిగానే ఉంటుంది ఎందుకంటే a అనే ఆర్టికల్ child అనే కామన్ నౌన్ కి అనురూప్యత కలిగి ఉంది కానీ మనము a John అని రాస్తే తప్పవుతుంది ఎందుకంటే ఆ పదాల మధ్య అనురూప్యత లేదు అది అలాగే పనిచేస్తుంది కాబట్టి ఫ్రేజ్ నిర్మాణ సూత్రాలు మరియు లెక్సికల్ సూత్రాలు అన్నీ పాటించినప్పుడే మనం ట్రీడైగ్రామ్ సరిగా తయారుచేయగలము మీరు ట్రీ డయాగ్రమ్ గీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎల్లప్పుడూ సరైన పదక్రమ ప్రమాణాన్నితప్పకపాటిస్తాయి ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమిటంటే అన్నిభాషలలో ఒకే రకమైన పదక్రమ ప్రమాణాన్ని పాటించరు ఆంగ్ల భాషలో I eat rice అనే వాక్యం లో S V and O అనే నిర్మాణక్రమం ఉన్నది ఇది మనం టైపాలజి గురించి పూర్వపు చర్చలో తెలుసుకున్నాం దక్షిణ ఆసియా భాషలలో I ate rice అనే వాక్యాన్ని చూద్దాం ఉదాహరణకు హిందీ భాషలో వాక్యం ఇలా ఉంటుంది మైనే చావల్ ఖాయా ఇక్కడ I అనేది సబ్జెక్ట్ rice అనేది ఆబ్జెక్ట్ మరియు eat అనేది క్రియ పదం అలాగే మనం ట్రీ డయాగ్రమ్ గీసేటప్పుడు పద క్రమ ప్రమాణంలో ఉన్న భేదాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి అది చాలా ముఖ్యం ఇప్పుడు ట్రీ డయాగ్రమ్ ఎలా గీయాలో చూద్దాం మనం నేర్చుకున్న పదక్రమాన్ని లెక్సికల్ సూత్రాలను పాటిస్తే a child లేదా the child అని రాయవచ్చు కానీ a అనే ఆర్టికల్ తో I అనే సర్వనామం ఉపయోగించలేము ఇది మనం ముందే చర్చించాం కాబట్టి ఫ్రేజ్ నిర్మాణ సూత్రాలు మరియు లెక్సికల్ సూత్రాల సమ్మేళనంతో ట్రీ డయాగ్రమ్ గీయడాన్ని పద క్రమం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం మనం ఇక్కడ ఆంగ్ల వాక్యానికి సంబంధించిన ట్రీ డైగ్రామ్ ఇంకా హిందీ వాక్యానికి సంబంధించిన ట్రీ డయాగ్రమ్ ఉన్నాయి PS సూత్రాల ప్రకారం I ate rice వాక్యంలో S నుండి NPVP కి వెళ్తాయి ఇది NP అది VP ఆ తర్వాత VP నుండి V కి వెళ్తుంది అంటే అక్కడ V మరియు NP ఉంటాయి PP లేదా క్రియా విశేషణము ఉండే అవకాశం లేదు ఇక్కడ V ఉన్నట్లయితే అక్కడ NP ఉన్నది ఈ NP ఏమిటి NP అంటే ఇక్కడ I అనే సర్వనామం ఉపయోగించాను ఆ తర్వాత eat ate ఇంకా rice అయితే హిందీలో కూడా అదే తరహా నమూనాని ఉపయోగిస్తే అది పని చేయదు ఎందుకంటే హిందీలో ఫ్లెక్సిబుల్ పదక్రమం ఉన్నప్పటికీ అది ఎప్పటికీ S O V గా ఉంటుంది అయితే ఆంగ్లభాషలో పదక్రమం S V O కాబట్టి హిందీ భాష కి మనము ట్రీ డైగ్రామ్ లో కొమ్మలు కొంత మార్చాల్సి ఉంటుంది ముఖ్య నిర్మాణం అలాగే ఉన్నప్పటికీ కొమ్మలు కొంత ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది అయితే హిందీలో ఎలా ఉండాలి మొదటిది NP VP మరియు VP లో चावल खाया చావల్ ఖాయా అని రాయాలి खाया चावल ఖాయా చావల్ అని వ్రాయకూడదు అయితే मैंने खाया चावल మైనే ఖాయాచావల్ అనే వాక్యనిర్మాణము ఎలా వచ్చిందన్నది వేరే విషయం దాని గురించి చాలా విభిన్నవాదనలు ఉన్నాయి మన చర్చావిషయం వేరు కాబట్టి దాన్ని వివరించలేదు ఇక్కడ ఆంగ్ల వాక్యాన్ని అనువాదం చేయకుండా దాని బదులుగా వాడగలిగిన హిందీ వాక్యం వ్రాస్తున్నాను మైనే చావల్ ఖాయా ఈ వాక్యంలో V ఎడమ వైపున వ్రాసి NP కుడివైపున రాస్తే పద క్రమం సరిగా ఉండదు అప్పుడు మరి ఎలా వ్రాయాలి ఇక్కడ ఒక పదాన్ని మనం పక్కకి ఫ్లిప్ చేయాలి అంటే NP మరియు V అని రాయాలి అయితే VP లో ఎప్పుడు NP మరియు V ఉంటాయి కేవలం పదక్రమం మాత్రమే మారుతుంది కాబట్టి ఇక్కడ ముందుగా मैंने మైనే తర్వాత चावलచావల్ చివరగా खाया ఖాయా వస్తాయి అయితే మీకు నా సూచన ఏమిటంటే మీరు మీ మాతృభాషలో సరళమైన వాక్యాలకు ట్రీ డయాగ్రమ్ గీయటానికి ప్రయత్నించండి ఇక్కడ గమనిస్తే సింటాక్స్ లో కొన్ని ఖచ్చితమైన చిహ్నాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం ఆ చిహ్నాలను ఉపయోగించి మనం లెక్సికల్ పదాలను ఎలా అమర్చాలో గుర్తించాలి అందుకే లెక్సికల్ పదాలు కూడా కొన్ని సూత్రాలను తప్పక పాటించాలి ఈ రూల్స్ ఏమిటి ఉదాహరణకు ఆర్టికల్స్ ని ఏదైనా సర్వనామము లేదా పర్సనల్ మరియు ప్రాపర్ నౌన్స్ తో కలిపి మనం వ్రాయలేము కావున కొన్ని లెక్సికల్ సూత్రాలను మరియు పదక్రమాన్ని మనం తప్పక మనసులో ఉంచుకోవాలి అయితే ఏ లెక్సికల్ ఐటమ్స్ మొదట వస్తాయి ఏవి తర్వాత వస్తాయి ఉదాహరణకి ఆంగ్ల భాషలోthe boy chased the dog అనే వాక్యం వ్రాయవచ్చు కానీ the boy the dog chased రాయలేము అది పని చేయదు అయితే ఈ రెండవ వాక్యం దక్షిణ ఆసియా భాషలైన హిందీ ఒరియా లేదా బంగ్లా భాషలలో పని చేయవచ్చు అలాగే మనం కొన్ని లెక్సికల్ పదాలని ఎప్పుడూ త్యజించకూడదు అయితే the child chased the dog అనే వాక్యం లోchild chased the dogs అని రాయకూడదు కానీ a children chased a dogs' అనేది కూడా సాధ్యం కాదు ఎందుకంటే Children అనేది బహువచనము కాబట్టి దాన్ని లెక్సికల్ పదమైన ఆర్టికల్ a తో జోడించలేము ఎందుకంటే a అనే ఆర్టికల్ ఏకవచనం సూచిస్తుంది కాబట్టి ఆర్టికల్ a కి children కి అనురూప్యత లేదు అలాగే ఆర్టికల్ a కి dogs అనే పదంతో కూడా అనురూప్యత లేదు ఎందుకంటే అది లెక్సికల్ పదాలకున్న ఏకవచన లేదా బహువచన స్వభావాన్ని అతిక్రమణ చేయడం అవుతుంది అలాగే ఈ సూత్రాలని సాధారణంగా విశ్వజనీనంగా పరిగణిస్తే ప్రపంచంలోని అన్ని భాషలకి కాకపోయినా ఎక్కువ శాతం భాషలకి ఇవి వర్తిస్తాయి అయితే మీ మాతృభాషలో లెక్సికల్ సూత్రాలని పరిశీలించండి అవి ఫ్రేజ్ నిర్మాణ సూత్రాలతో కలిసి ఏ విధంగా ట్రీ డయాగ్రామ్ గీయడానికి కానీ కొన్ని నిర్మాణాల సిన్టాక్టీక్ విశ్లేషణ కొరకు పనికివస్తాయో గమనించండి కాబట్టి ఈ విషయాలన్నిటినీ నేర్చుకున్నాక మనం సిన్టాక్టీక్ విశ్లేషణకు సంబంధించిన ఇతర విషయాలు ఏమిటో తెలుసుకుందాం